స్వాగతం ఈ రోజు మనము మళ్ళీ ఈ ఐజెన్వాల్యూలు మరియు ఐగెన్వెక్టర్ల పై చర్చను కొనసాగిస్తాము ఈ ఉపన్యాస 50 లో ప్రధానంగా వికర్ణీకరణ పై దృష్టి పెడతాము మరియు సరళ సమీకరణాల వ్యవస్థ ను పరిష్కరించడానికి మాత్రికల యొక్క శక్తి ని పొందడానికి కూడా ఇవి అనువర్తనాలు కాబట్టి మాట్రిక్స్ యొక్క డయాగొనలైజేషన్ ఏమిటి అనేది ఇప్పుడు చర్చిస్తాము P ఒక విలోమ మాతృక అయితే A ఒక స్వేర్ మాతృక వికర్ణం గా ఉంటుంది P P ఇన్వర్ష్ మాట్రిక్స్ ఉంటే ఈ P 1AP ఒక వికర్ణ మాతృక లేదా ఈ భావన మనము ఇప్పటికే మాత్రికల సారూప్యత ను పరిచయం చేసాము A ఒక డయాగొనల్ మాట్రిక్స్ తో సమానంగా ఉంటే A ని డయాగొనల్గా పిలుస్తాము మనము A ని PP 1గా వ్రాసి P 1AP ని డయాగొనలైజబుల్డయాగొనల్ మాట్రిక్స్ అంటారు కాబట్టి A ఇక్కడ డయాగొనల్ మాట్రిక్స్ P 1AP సమానంగా ఉంటుంది మరియు P ఇన్వర్ష్ మాట్రిక్స్ మనం కనుగొనవలసి ఉంది ఆ విధంగా ఈ P 1AP డయాగొనల్ మాట్రిక్స్ అవుతుంది A ఒక nn మాట్రిక్స్ గా ఉండనివ్వండి మరియు మాట్రిక్స్ గా A ఎల్లప్పుడూ డయాగొనల్ గా ఉండి P 1AP ఒక డయాగొనల్ మాట్రిక్స్ అవుతుంది A కి లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ ఉంటే A డయాగొనల్ గా ఉంటుంది ఇది ఈ ఐగెన్వాల్యు తో సంబంధం లేదు వాస్తవానికి మనం ఐగెన్వెక్టర్ కోసం వెతకాలి కాబట్టి మనకు సరళంగా స్వతంత్ర ఐగెన్వెక్టర్ లభిస్తే అప్పుడు A ని డయాగొనల్ చేయవచ్చు మరియు మనము ఈ n లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ ను పొందలేకపోతే A డయాగొనల్ గా ఉండదు ఈ ఉపన్యాసం యొక్క ప్రధాన ఫలితం కూడా ఇదే మళ్ళీ మనం ఇక్కడ అధికారిక రుజువు ద్వారా వెళ్ళలేము కానీ ఇది ఎలా పనిచేస్తుందో చాలా ఉదాహరణల సహాయంతో చూస్తాము ఈ ఫలితం యొక్క మరొక పరిణామం n ఇక్కడ ఒక nn మాట్రిక్స్ అది ఇక్కడ A ఇప్పుడు n విభిన్నమైన ఐగెన్వాల్యూస్ లను కలిగి ఉంటే A కూడా డయాగొనల్ గా ఉంటుంది మనకు n డిస్టింట్ ఐగెన్వాల్యు ఉంటే అప్పుడు మనం కూడా n లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ లను పోందుతాము మునుపటి ఉపన్యాసంలో మనం చూసిన ఫలితం ఏమిటంటే డిస్టింట్ ఐగెన్వాల్యు లకు అనుగుణంగా మనకు లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ ఉన్నాయి కాబట్టి చివరికి రెండవ ఫలితం మళ్ళీ ఈ మునుపటి మాదిరిగానే ఉంటుంది ఇది డయాగొనల్ గా ఉంటుంది అది n లీనియర్లీ ఇండిపెండెంట్ లను కలిగి ఉంటే మాత్రమే కాబట్టి A ని డయాగొనల్ గా చేసే ఈ మాట్రిక్స్ P ని A యొక్క మోడల్ మాట్రిక్స్ అని పిలుస్తారు మరియు దీని నిలువు వరుసలు ఈ A మాట్రిక్స్ P ని ఎలా కనుగొనాలో అని అర్థం కాబట్టి ఇక్కడ ఈ మోడల్ మాట్రిక్స్ P కాలమ్ లను కలిగి ఉంది కానీ ఐగెన్వెక్టర్ ఈ డిస్టింట్ ఐగెన్వాల్యు లకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి మనము n లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్స్ కలిగి ఉంటే మనము వాటిని ఈ మాట్రిక్స్ P లో ఉంచుతాము మరియు మనము P 1AP తనిఖీ చేసినడయాగొనల్ మాట్రిక్స్ యొక్క ఎంట్రీలు కేవలం ఐగెన్వాల్యూస్ గా ఉంటాయి ఈ మాట్రిక్స్ P యొక్క కాలమ్ గా మనం ఈ క్రమంలో ఉంచిన ఐగెన్వెక్టర్ కు అనుగుణంగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఈ ఉదాహరణతో పరిశీలిద్దాం A 5 4 1 2 కాబట్టి ఇక్కడ మనం ఐగెన్వాల్యు మరియు ఐగెన్వెక్టర్ ను కంప్యూటింగ్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించము ఎందుకంటే మునుపటి ఉపన్యాసాలలో మనం ఇప్పటికే చూశాము కాబట్టి మనము ఈ ఉదాహరణ కోసం ఐగెన్వాల్యు లను లెక్కించవచ్చు మరియు అది 1 6 గా వస్తుంది ఎందుకంటే ఈ 5 λ అనే ఆలోచన చాలా సులభం మరియు తరువాత మనకు 1 1 4 1 ఉంది కాబట్టి ఈ డెటర్మనెంట్స్ మనం ఈ ప్రాడక్ట్ ని ఇక్కడ 10 మరియు తరువాత 2 మరియు 5 ఉంటుంది కాబట్టి 7λλ² 40 కి సమానం కాబట్టి ఇది λ² 7λ60 కి సమానం అవుతుంది మరియు ఈ 6 1 వస్తుంది కాబట్టి λ 6 మరియు λ 1 ని కారకంగా చేయవచ్చు ఇక్కడ 1 మరియు 6 ఐగెన్వాల్యూస్ పొందుటకు 0 కు సమానం చేయాలి ఈ ఐగెన్వాల్యూస్ ఇప్పుడు ప్రతిదానికి అనుగుణంగా ఉంటాయి మనం ఐగెన్వెక్టర్ ను కనుగొనాలి మరియు ఇక్కడ మనకు ఈ ప్రత్యేకమైన ఐగెన్వాల్యు ఉన్నాయి కాబట్టి మనకు రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ లు లభిస్తాయి ఆపై మనం ఈ మాట్రిక్స్ ను డయాగొనల్s గా చేయవచ్చు కాబట్టి ఇక్కడ 1 కి సంబంధించిన ఐగెన్వెక్టర్ గా 1 1 వస్తాయి ఇది దీనికి అనుగుణంగా ఉంటుంది మరియు 6 కి అనుగుణంగా మనకు ఇక్కడ 4 1 వస్తాయి ఇప్పుడు మనకు ఐగెన్వెక్టర్ ఉన్నపుడు మనం P అని పిలిచే ఈ మాట్రిక్స్ ను రూపొందించవచ్చు కాబట్టిఈ మాట్రిక్స్ P ను ఐగెన్వెక్టర్ యొక్క కాలమ్ గా ఉంచుతాము ఇక్కడ 1 1 ఇది మొదటి కాలమ్ ఆపై ఈ 4 1 అది రెండవ కాలమ్ కాబట్టి మోడల్ మాట్రిక్స్ ఇప్పుడు సిద్ధంగా ఉంది మరియు అది ఎలా ఉందో మనం ధృవీకరించవచ్చు P 1 4 1 1 లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈ P 115 1 4 1 1 కూడా పొందాలి అది ఇన్వర్ష్ కాబట్టి 2x2 మాట్రిక్స్ కోసం ఇది చాలా సులభం కాబట్టి మనం ఈ డెటర్మనెంట్ ద్వారా ఇక్కడ విభజించాలి మరియు తరువాత మనం గుర్తును మార్చాలి మరియు నిర్ణయించబడినది మళ్ళీ గుర్తుతో ఉంటుంది P 1AP 1 0 0 6 కాబట్టి చివరకు మనము దీనిని P 1 గా ఈ మాట్రిక్స్ P ని పొందుతాము ఈ రెండింటిని గుణించడం ద్వారా మనము ఐడెంటిటీ మాత్రిక ను పొందుతున్నాము కాబట్టి ఇక్కడ P 1 మరియు మనం P 1AP ని లెక్కిస్తే అది 1 0 0 6 గా వస్తుంది మరియు ఇది డయాగొనల్ మాట్రిక్స్ కాబట్టి మనము దీనిని మాట్రిక్స్ లో ఉంచాము ఈ వెక్టర్ 1 మొదటి కాలమ్ మరియు అది ఐగెన్వాల్యు 1 కి అనుగుణంగా ఉంది మరియు ఇక్కడే ఈ మొదటి ఐగెన్వాల్యు రావడానికి కారణం మరియు రెండవ సందర్భంలో మనము ఈ రెండవ కాలమ్ను ఉంచాము ఇది ఇక్కడ 6 కి అనుగుణంగా ఉంటుంది మరియు అందువల్ల డయాగొనల్ లోని రెండవ ఎలిమెంట్ 6 మనం ఈ క్రమాన్ని మార్చినట్లయితే కాబట్టి మనము దానిని మార్చుకుంటేP 1 4 1 1 గా మనం ఈ P తీసుకొని మార్చుకొని ఈ మోడల్ మాట్రిక్స్ తీసుకుంటే ఇక్కడ P 1AP 1 0 0 6 ఎందుకంటే ఇక్కడ ఇది 6 కి అనుగుణంగా ఉంది మరియు ఇది 1 కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా క్రమం మారుతుంది కాబట్టి ఐగెన్వెక్టర్ సంబంధిత క్రమం కోసం మనం ఇక్కడ ఉంచిన క్రమంలో డయాగొనల్ ఎంట్రీ గా ఐగెన్వాల్యు అనుసరించబడుతుంది కనుక ఇది ముఖ్యమైనది ఇక్కడ రెండవ విషయం ఏమిటంటే ఇది ప్రత్యేకమైన ఐగెన్వెక్టర్ కాదని కూడా చెప్పాలి కాబట్టి మనం ఈ 1 1T ఏ సంఖ్యతోనైనా గుణించవచ్చు అది కూడా ఐగెన్వెక్టర్ అవుతుంది మళ్ళీ ఇక్కడ కూడా ఈ 4 1T ఐగెన్వెక్టర్ గా ఉండే ఏదైనా స్కేలార్ ద్వారా గుణించాలి ఎందుకంటే ఐగెన్వెక్టర్ ప్రత్యేకమైనవి కావు మరియు అలా చేయడం ద్వారా ఏ వెక్టర్ను కూడా ఇక్కడ ఉంచిన సమస్య లేదు 1 మరియు 1 మనము ఉంచవచ్చు 2 మొదటి కాలమ్ లో మరియు 2 ని కూడా ఇక్కడ A 6 2 2 2 3 1 2 1 3 రెండవ కాలమ్ లో మనం ఇక్కడ 2 తో గుణించాలి కాబట్టి 2 2 8 కాబట్టి మనము రెండవ కాలమ్లో 8 మరియు 2 ను ఉంచవచ్చు ఈ P ఇన్వర్ష్ ద్వారా జాగ్రత్త తీసుకోబడుతుంది మరియు ఇప్పటికీ ఈ ప్రాడక్ట్ మనకు అదే డయాగొనల్ మాట్రిక్స్ ను ఇస్తుంది 1 0 0 6 కాబట్టి ఇక్కడ మనం ఈ ఐగెన్వెక్టర్ కు కొన్ని స్కేలర్ల ద్వారా గుణించాలా వద్దా అనేది ఇక్కడ విషయం P 1AP అదే ఐగెన్ దారి తీస్తుంది దీని ఎంట్రీలు అదే డయాగొనల్ మాట్రిక్స్ 1 మరియు 6 మాత్రమే ఉన్నా అది మనము ఈ ఐగెన్వెక్టర్స్ ఉంచడానికి ఇక్కడ క్రమం ఈ ఐగెన్వెక్టర్ యొక్క ఈ కాలమ్లను మనం ఇక్కడ ఉంచే క్రమంలో ఈ ఐగెన్వాల్యు కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ ఈ 3x3 మాట్రిక్స్ యొక్క మరొక ఉదాహరణ 6 2 2 2 3 1 2 1 3 కాబట్టి ఈ మాట్రిక్స్ కోసం మనము దీనిని డయాగొనల్ గా మార్చవచ్చో లేదో తనిఖీ చేయాలనుకుంటే మరియు డయాగొనల్ మాట్రిక్స్ ఏమిటి మాట్రిక్స్ ఎలా ఉంటుంది దాని కోసం మనం ఐగెన్వాల్యు లను లెక్కించాలి ఈ మాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యు 2 2 8 వస్తాయి ఐగెన్వెక్టర్స్ 1 2 0 1 0 2 2 1 1 ఇప్పుడు ప్రతి ఐగెన్వాల్యు కోసం ఈ P 1 మాట్రిక్స్ ను రూపొందించడానికి ఐగెన్వెక్టర్ ను లెక్కించాలి మరియు ఈ ఐగెన్వాల్యు లకు అనుగుణంగా ఈ 2 2 పునరావృతమవుతుంది కాబట్టి ఇక్కడ ఈ 2 యొక్క బీజగణిత గుణకారం 2 మరియు ఇప్పుడు మనం దీనికి అనుగుణమైన ఐగెన్వెక్టర్ గణించాము కాబట్టి ఇక్కడ ఈ 2 2 మరియు 2 తద్వారా ఇది లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ పరిష్కరించుకునే మాట్రిక్స్ ఉంటుంది కాబట్టి అలా చేయడం ద్వారా మనం ఇక్కడకు చేరుకుంటున్నాము 3 లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ ను పొందుతున్నాము అంటే ఈ రేఖాగణిత గుణకారం 2 మరియు ఇది కూడా ఆల్జీబ్రాయక్ మల్టిప్లిసిటి 2 ఈ ప్రత్యేక సందర్భంలో జియోమెట్రిక్ మల్టిప్లికేషన్ 2 గా వస్తోంది ఇది ఈ 2 కి అనుగుణంగా ఉంటుంది ఇది కూడా 2 కి అనుగుణంగా ఉంటుంది మరియు ఇక్కడ మనకు ఇది 8 కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి మనకు 3 లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్స్ ఉన్నాయి మరియు ఇప్పుడు మనకు ఈ మాట్రిక్స్ను డయాగొనల్గా మార్చడానికి 3 మాట్రిక్స్ లు అవసరం ఇక్కడ మాట్రిక్స్ P ను గుర్తుంచుకోవడం చాలా సులభం ఇక్కడ మోడల్ మాట్రిక్స్ P అదే క్రమంలో ఉంటుంది కాబట్టి మాట్రిక్స్ P ని పూరించడానికి ఈ 3 కాలమ్ అవసరం కాబట్టి మనకు 3 లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ ఉంటే మనం P ని ఏర్పరుస్తాము లేకపోతే ఉదాహరణకు 2 కి అనుగుణంగా మనకు 1 ఐగెన్వెక్టర్ మాత్రమే ఉందని అప్పుడు మనము ఈ P ని ఇతర మాటలలో చెప్పలేము ఆ సందర్భంలో మాట్రిక్స్ A డయాగొనల్s గా ఉండదు ఇక్కడ మాట్రిక్స్ A డయాగొనల్ గా ఉంటుంది ఎందుకంటే మనకు 3 లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్స్ మరియు మోడల్ మాట్రిక్స్ లభిస్తున్నాయి P 1 1 2 2 0 1 0 2 1 మొదటి రెండు కాలమ్స్ 8 కి అనుగుణంగా ఉంటాయి మనకు ఈ 2 1 మూడవ కాలమ్ గా ఉంది కాబట్టి ఇది 2 కి అనుగుణంగా ఉంటుంది మొదటి కాలమ్ 2 కి అనుగుణంగా ఉంటుంది మరియు ఈ 1 మూడవ కాలమ్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి మన ఆర్డర్ ఇదే విధంగా ఉంటుంది మరియు ఇది P 1AP మాట్రిక్స్ యొక్క డయాగొనల్ ఎంట్రీ లాగా మారుతుంది కాబట్టి మనం కంప్యూట్ చేస్తే P 1AP ను ఇప్పుడు P 1AP 2 0 0 0 2 0 0 0 8 కాబట్టి మనం ఈ P 1 ను పొందాలి ఆపై ఈ ఉత్పత్తి ని మనం తయారు చేసుకోవాలి ఆపై మనకు ఈ 2 2 లభిస్తుంది మరియు సరిగ్గా ఈ ఐగెన్వెక్టర్ను ఇక్కడ ఉంచాము కాబట్టిఈ 2 2 8 డయాగొనల్ ఎంట్రీ లు పొందుతున్నాము కాబట్టి ఈ మాట్రిక్స్ A కి సమానంగా ఇక్కడ డయాగొనల్ మాట్రిక్స్ ఉంటుంది తరువాత ఈ మాట్రిక్స్ గురించి చాలా మంచి లక్షణాలను పరిశీలిస్తాము అవి ఈ సారూప్య మాట్రిక్స్ లను మరియు కొన్ని ముఖ్యమైన అప్లికేషన్లను పంచుకుంటాయి వాటిని అనేక అప్లికేషన్ లో ఉపయోగించి మాట్రిక్స్ ను డయాగొనల్ గా చేస్తాము ఈ ఉపన్యాసం యొక్క చర్చా అంశం కూడా ఇదే అవుతుంది కాబట్టి ఇక్కడ చివరి ఉదాహరణగా మరొకటి తీసుకుంటాము A 2 0 0 4 2 0 0 0 3 ఈ తక్కువ త్రిభుజాకార మాత్రిక ని మనం చూస్తాము ఈ ఎంట్రీలు 2 2 3 డయాగొనల్ లపై మరియు ఈ 4 ఆఫ్ వికర్ణ గా మిగిలిన ప్రతిదీ 0 గా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ట్రయాంగులర్ మాట్రిక్స్ కి మనకు తెలిసిన ఐగెన్వాల్యు లను లెక్కించినట్లయితే ఇది 2 2 3 దీనికి ఐగెన్వాల్యు 2 2 3 గా ఉంటాయి మరియు 23 కి అనుగుణమైన ఐగెన్వెక్టర్ను మళ్ళీ లెక్కించాలిఇవి కూడా అనుగుణంగా ఉండాలి ఈ సందర్భంలో ఇక్కడ 2 యొక్క ఆల్జీబ్రాయక్ మల్టిప్లిసిటి గా 2 వస్తుంది ఈ 2 యొక్క జియోమెట్రిక్ మల్టిప్లికేషన్ 1 మరియు వాస్తవానికి మనం సిస్టమ్ ను నిర్ధారించలేము ఎందుకంటే ఈ ఐగెన్వాల్యు 2 కోసం జియోమెట్రిక్ మల్టిప్లికేషన్ కి సమానం కాదు అప్పుడు తక్కువ సంఖ్యలో ఐగెన్వెక్టర్ లభిస్తాయి మరియు ఈ మోడల్ మాట్రిక్స్ P ను ఏర్పాటు చేయలేము 0 1 0 మరియు 2 1 1 కాబట్టి ఇక్కడ ఈ 2 ఐగెన్వాల్యు లకు అనుగుణంగా మనకు 1 ఐగెన్వెక్టర్ మాత్రమే లభిస్తుంది ఎందుకంటే ఈ సమీకరణాన్ని రూపొందిస్తే A λIx0 కి సమానం కాబట్టి ఇక్కడ మనకు ఈ 0 0 0 లభిస్తుంది తరువాత మనకు ఇక్కడ 4 ఇది మళ్ళీ 0 0 మరియు 0 0 1 ఇది ఐగెన్వెక్టర్ మరియు కుడి చేతి వైపు 0 ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ యొక్క 2 పివోట్స్ ఎలిమెంట్ 4 మరియు 1 ఉందని మరియు ఫ్రీ వేరియబుల్ గా మనకు ఇక్కడ x2 మాత్రమే ఉన్నాయి x2 ఫ్రీ వేరియబుల్ అంటే మనకు నచ్చిన x2 ని ఎంచుకోవచ్చు కాబట్టి ఈ α ను తీసుకుందాం ఆపై నేరుగా ఈ సమీకరణాల నుండి x1 ఈ రెండవ సమీకరణం నుండి 0 అని మరియు ఈ మూడవ సమీకరణం నుండి x3 0 కి సమానమని గమనించాము కాబట్టి ఐగెన్వెక్టర్స్ x1 x2 x3 ఈ పునరావృత ఐగెన్వాల్యుకు అనుగుణంగా 0 1 0 గా ఉంటుంది మరియు ఈ 0 1 0 యొక్క ఏదైనా కోయఫిషన్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడే మనం α1 తీసుకున్నాముకాబట్టి ఇది ఇక్కడ ఉన్న ఐగెన్వెక్టర్లో ఒకటి మరియు అప్పుడు 3 కి అనుగుణంగా కూడా మనం ఐగెన్వెక్టర్ను లెక్కించవచ్చు మరియు అది సహజంగానే 1 మాత్రమే వస్తుంది కాబట్టి మనకు 2 1 మరియు 1 ఉన్నాయి కాబట్టి ఈ 2 వెక్టర్స్ తో ఈ మోడల్ మాట్రిక్స్ P యొక్క స్థానాలను పూరించడానికి మనకు 3 వెక్టర్స్ అవసరం కాబట్టి ఈ సందర్భంలో మనం చేయలేము ఎందుకంటే మనకు 2 లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్స్ లు లభిస్తున్నాయి మరియు అందువల్ల ఈ మాట్రిక్స్ A డయాగొనల్ గా ఉండదు కాబట్టి ఇచ్చిన మాట్రిక్స్ డయాగొనల్ గా ఉండదు కాబట్టి మనం ప్రతి మాట్రిక్స్ ని డయాగొనల్ గా చేయలేమని ఇక్కడ చూశాము ఐగెన్వెక్టర్స్ సెట్ పూర్తి అయినప్పుడు మనం ఆ మాట్రిక్స్ లను మాత్రమే డయాగొనల్ గా చేయవచ్చు అది ఒక n × n మాట్రిక్స్ అయితే మనకు n లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్స్ వస్తే అప్పుడు మనము మాట్రిక్స్ ను డయాగొనల్ గా చేయవచ్చు లేకపోతే మాట్రిక్స్ ను డయాగొనలైజ్ చేయలేము ఇప్పుడు డయాగొనలైజేషన్ యొక్క అప్లికేషన్ లకు వస్తున్నప్పుడు మాట్రిక్స్ ను డయాగొనల్ గా మార్చగలిగిన తర్వాత మనము పవర్ ఆఫ్ మాట్రిసస్ ని సులభంగా లెక్కించగలమని మొదటి అప్లికేషన్ లో పరిశీలిస్తాము కాబట్టి ఇక్కడ ఐగెన్వాల్యు లకు ఐగెన్వెక్టర్కు కనెక్షన్ ఏమిటి ఈ P 1AP సంబంధించి ఇప్పుడు డయాగొనలైజ్డ్ చేసే చూసిన P 1AP D సమానం లేదా మనము ఒక గుణకారం ద్వారా ఇక్కడ PD ఉంటుంది కాబట్టి అది సమానంగా ఉంటుంది ఆపై మన కుడి వైపు ద్వారా P 1 తిరిగి గుణించాలి కాబట్టి ఇక్కడ ఈ సంబంధం నుండి A కు సమానం గా PDP 1 వస్తుంది కాబట్టి ఈ సంబంధాన్ని కలిగి ఉంటే ఈ సందర్భంలో 2 పవర్ లేదా A² పొందాలనుకుంటే మనం ఈను గుణించాలి PDP 1 ఆపై ఈ ప్రాడక్ట్ యొక్క ఈ అసోసియేటివిటీ ప్రాపర్టీ తో ఈ P ఇన్వర్ష్ P ని మనం ఐడెంటిటీ మాట్రిక్స్ గా ఉంచగలమని గ్రహించి PDP 1 అంటే P మరియు ఈ డయాగొనల్ పవర్ ఆఫ్ మాట్రిక్స్ అని అర్ధం కాబట్టి ఇక్కడ A² మాట్రిక్స్ యొక్క పవర్ ఆఫ్ మాట్రిక్స్ 2 ఈ పవర్ ఈడయాగొనల్ మాట్రిక్స్ యొక్క పవర్ కి సరిగ్గా ఉంటుంది ఈ డయాగొనల్ పవర్ ఆఫ్ మాట్రిక్స్ ని సులభంగా పొందగలుగుతున్నాం ఎందుకంటే ఈ పవర్ నేరుగా ఈ వికర్ణ ప్రవేశాని కి వెళుతుంది కాబట్టి ఈ పవర్ కోసం మనము నిజంగా ఈ మాట్రిక్స్ D ను గుణించాల్సిన అవసరం లేదు కానీ డయాగొనల్ ఎంట్రీ మాత్రమే స్వేర్ చేయబడతాయి ఇది ఇక్కడ ఒక కారణం P 1AP D⇒A PDP 1 కాబట్టి A2 ఇప్పుడు చాలా సులభం PD2P 1 మనం ఈ గుణకాలు మాత్రమే చేయాలి A2PDP 1PDP 1 PDP 1PDP 1 PD2P 1 సహజంగానే మనకు ఇక్కడ హైయ్యర్ పవర్ ఉన్నప్పుడు మరియు రెండింటికి మాత్రమే కాదు ఎందుకంటే ఏ సందర్భంలోనైనా మనం ఈ గుణకారం PD2P 1 చేయగలము కాబట్టి ఇక్కడ ఈ పవర్ ని 2 తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ సహజంగానే పని ఎక్కువ కానీ ఉదాహరణకు మనము పవర్ ని 1000 పొందాలని కోరుకుంటున్నాము అయితే ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే D హైయ్యర్ పవర్ సులభంగా ఉంటుంది లెక్కించడానికి కాబట్టి ఈ A² D² ఎందుకు వస్తోంది మనము ఈ ఆలోచనను ఉదాహరణకు కొనసాగించవచ్చు A3 కూడా ఇదే విధమైన నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఈ PD2P 1 ఒక స్వేర్ కోసం మరియు తరువాత మళ్ళీ A తో గుణించబడుతుంది మరియు ఈ P గా P మళ్ళీ ఐడెంటిటీ మాట్రిక్స్ అవుతుంది మరియు మనకు PDQ P ఇన్వర్ష్ ఉంటుంది కాబట్టి ఈ లెక్కల నుండి మనం చూడగలిగేది ఏమిటంటే పవర్ n కూడా ఇక్కడ D పవర్ n మరియు ఈ PD పవర్ మరియు P 1 కాబట్టి ఈ మాట్రిక్స్ T కి అనువదించేటప్పుడు ఇది ఈ పవర్ ని కొనసాగిస్తుంది సాధారణంగాAn PDnP 1 ని నిరూపించవచ్చు కాబట్టి ఈ మాట్రిక్స్ యొక్క ఈ హైయ్యర్ పవర్ని ఇక్కడ పెద్ద సంఖ్యలో లెక్కించాలనుకున్నప్పుడు నేను ముందు చెప్పినట్లుగా మనం ఉపయోగించవచ్చు మరియు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే Dn ఇక్కడ గణన చాలా సులభం ఎందుకంటే మనం 2 డయాగొనల్ మాట్రిక్స్ తీసుకుంటే ఉదాహరణకు ఇది ఇక్కడ మరియు మనము దానితో గుణించాలి కాబట్టి మనము దీనిని గుణిస్తే ఒక స్వేర్ వస్తుంది మరియు ఈ ప్రాడక్ట్ ఇక్కడ 0 అవుతుంది అలాగే ఇది 0 మరియు B² వస్తుంది కాబట్టి మనము డయాగొనల్ మాట్రిక్స్ యొక్క ప్రాడక్ట్ ని చేసినప్పుడు ఏమి జరుగుతుంది ఈ పవర్ డయాగొనల్ ఎంట్రీ కి వెళ్తుంది కాబట్టి మనకు ఈ గుణకారం మాట్రిక్స్ గుణకారం వలె చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఉదాహరణకు మనకు ఇది 0 0 b మరియు మనము ఈ పవర్ని n పొందాలనుకుంటున్నాము కాబట్టి ఇది ఏమీ కాదు కానీ పవర్ n సున్నా మరియు బి పవర్ n కాబట్టి ఇక్కడ పాయింట్ అది కాబట్టి ఈ సంబంధం An ఏమీ కాదు కానీ Dn ఇక్కడ కాబట్టి గణించడం చాలా సులభం మరియు చివరకు మనము ఈ ప్రాడక్ట్ ని P తో తయారు చేయాలి P 1 కాబట్టి ఈ మాట్రిక్స్ గుణకారం కోసం ఇక్కడ ఉన్న ఏకైక కోయఫిషన్ట్ లోడ్ కానీ D పవర్ n కోసం ఇక్కడ సరళ సంబంధాలు మాత్రమే కాబట్టి ఇవి డయాగొనల్ ఎంట్రీ పవర్ తో ఉంటాయి చూడండి స్లయిడ్ సమయం 2224 ఒక ఉదాహరణ ద్వారా A5 ని లెక్కించాలి అయితే A 1 4 12 0 కాబట్టి అలా చేయడానికి మనం ఐగెన్వాల్యు లను మరియు ఐగెన్వెక్టర్ ను కూడా లెక్కించాలి ఎందుకంటే మనకు P అవసరం మరియు మనకు కూడా ఆ డయాగొనల్ మాట్రిక్స్ అవసరం కాబట్టి ఈ సందర్భంలో ఐగెన్వాల్యు 1 2 గా వస్తాయి మరియు తరువాత 1 కి అనుగుణమైన ఐగెన్వెక్టర్ ను లెక్కిస్తాము అది 2 1 మరియు 2 కి అనుగుణంగా 4 1 వస్తోంది దీన్ని మనం ఇప్పుడు ఈ మాట్రిక్స్ P ను ఏర్పరుస్తాము కాబట్టి ఈ ఐగెన్వెక్టర్ ను ఇక్కడ కాలమ్గా ఉంచవచ్చు P 2 4 1 1 P 1161 4 1 2 కాబట్టి మనం నిజంగా హైయ్యర్ పవర్ ని లెక్కించవచ్చు అలాగే గణన భారం ఉంటుంది డయాగొనల్ ఎంట్రీ ల యొక్క ఈ పవర్ ని మనం చేయవలసి ఉంది కాబట్టి ఏ సందర్భంలోనైనా ఈ P ద్వారా P 1 గుణించాలి కాబట్టి ఈ సంబంధం మాట్రిక్స్ A యొక్క ఏదైనా పవర్ ని కలిగి ఉండటం ఇప్పుడు సులభం A5 PD5P 1162 4 1 1 15 0 0 25 1 4 1 2 A521 44 5 5 10 కాబట్టి ఇది ఒక పవర్ 5 కానీ ఈ మాట్రిక్స్ A యొక్క అధిక పవర్ ని లెక్కించాలని మనము నిజంగా కోరుకుంటున్నప్పుడు ఇది ఉపయోగించబడుతుంది అప్పుడు ఇది మాట్రిక్స్ ల ప్రాడక్ట్ తో పోలిస్తే గణన పరంగా చాలా సమర్థవంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఐగెన్వాల్యు లను ఐగెన్వెక్టర్ ను లేదా ప్రత్యేకంగా మాట్రిక్స్ యొక్క డయాగొనలైజేషన్ యొక్క ఆలోచనను ఉపయోగించే అప్లికేషన్ లలో ఒకటి ఇప్పుడు సరళ అవకలన సమీకరణాల వ్యవస్థ యొక్క పరిష్కారం అయిన తదుపరి అప్లికేషన్ కి రావడం అవకలన సమీకరణాలు తరువాతి ఇక్కడ ఈ ఆలోచనను పరిచయం చేయడానికి లేదా ఈ డయాగొనలైజేషన్ యొక్క అప్లికేషన్ మనము చాలా సరళమైన ఉదాహరణను కూడా చేస్తాము కాబట్టి ఇక్కడ మనము లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ను పరిశీలిస్తాము ఇక్కడ ఇది ఒక సిస్టమ్ అంటే మనకు ఒకటి కంటే ఎక్కువ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉన్నాయి మరియు వాటి వేరియబుల్స్ కలుపుతారు కాబట్టి ఇక్కడ మనకు ఇది ఉంది ఉదాహరణకు ఎడమ వైపు ఇది ఉత్పన్న పదం సిస్టమ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ను పరిగణించండి Xt A X A డయాగొనల్ గా ఉందని అనుకుందాం అప్పుడు D P 1AP ⇒A PDP 1 ∴Xt PDP 1X P 1Xt DP 1X P 1Xt DP 1Xt ప్రత్యామ్నాయం P 1Xt Y మనకు Yt D Yt లభిస్తుంది కాబట్టి ఇక్కడ మన తగ్గిన సిస్టమ్ వల్ల ప్రయోజనం ఏమిటంటే ఇక్కడ మనకు ఉత్పన్నాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఈ డయాగొనల్ మాట్రిక్స్ ఉంది ఆపై మనకు తెలియని y ఉంది ఇప్పుడు మనం ఈ గుణకారం చూస్తే ఈ n సమీకరణాలను పొందుతున్నాము మరియు అవి వాస్తవానికి ఇప్పుడు విడదీయబడిన సమీకరణాలు ఎందుకంటే ఇవి ఒకసారి మనం దానిని డయాగొనల్ ఎంట్రీ తో గుణిస్తే y1t y2t ynt Diag12ny1t y2t ynt yitiyit∀i yitCieit ఇక్కడ Ci స్థిరంగా ఉంటుంది మరియు i 12 n P 1XtY ⇒XtPY | vi | కి అనుగుణమైన ఐగెన్వెక్టర్ i x1t x2t xnt C1| v1 | e1tC2| v2 | Cn| vn | ent కాబట్టి ఈ అసలైన కోయఫిషన్ట్ మాట్రిక్స్ A యొక్క సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కోసం ఇవ్వబడింది మనము λs ఐగెన్వాల్యు మరియు ఐగెన్వెక్టర్ లను లెక్కించి ఒక పరిష్కారాన్ని కనుగొనవచ్చు కాబట్టి దీనిని ప్రదర్శించడం చేయుటకుని ఒక ఉదాహరణను తీసుకున్నాము dx1dt 3x12x2 dx2dt 7x1 2x2 మనం ఇక్కడ సిస్టమ్ రూపం లో తిరిగి వ్రాయవచ్చు కాబట్టి x1 x2 3 2 7 2 x1 x2 X Ax కాబట్టి ఈ మాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యు లను మరియు ఐగెన్వెక్టర్ ను మనం లెక్కించాలి A 3 2 7 2 కాబట్టి ఈ మాట్రిక్స్ యొక్క లక్షణ బహుపది వ్రాసేటప్పుడు వస్తున్నాయి A λI 0⟹2 λ 200 ⟹λ4λ 50 ⟹1 4λ25 ఐగెన్వెక్టర్స్ 2 7 1 1 x1 x2 C12 7 e 4tC21 1 e5t కాబట్టి ఈ డయాగొనలైజేషన్ సహాయంతో అటువంటి సిస్టమ్ను పరిష్కరించడానికి ఇది చాలా సులభం మరియు ఇక్కడ మనము నేర్చుకున్న మాట్రిక్స్ యొక్క ఈ డయాగొనలైజేషన్ మరియు ముఖ్యంగా ఈ రెండు అప్లికేషన్లను చూశాము పవర్ ఆఫ్ మాట్రిక్స్ సహాయంతో ఈ డయాగొనలైజేషన్ తో మనం లెక్కించగల సిస్టమ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం ఇవి మనము ఉపయోగించిన సూచనలు మీ శ్రద్ధకు ధన్యవాదాలు